ఈ మాడ్యూల్ కి స్వాగతం గత మాడ్యూల్ లో మనము బ్యాండ్ పాస్ ఫిల్టర్లను చూశాము అవునా ఈ ప్రత్యేక మాడ్యూల్ నందు మనము బ్యాండ్ బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్లను చూడబోతున్నాము కాబట్టి బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్లు అంటే ఏమిటి మరియు వాటిని ఎలా అమలు చేయవచ్చు మీరు మళ్ళీ పాసివ్ బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ ని యాక్టివ్ బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ లను చూస్తారు మనము రెండు రకాల ఫిల్టర్లను చూశాము మరియు వాటిని ఎలా ఉపయోగించవచ్చో కూడా చూశాము మేము చూపించగలిగేదాన్ని మీకు చూపిస్తాము మొదట బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ లను సైద్ధాంతిక కోణం నుండి అర్థం చేసుకుందాం తరువాత వాటిని ఎలా అమలు చేయవచ్చో తెలుసుకుందాం కాబట్టి తెర పైకి తిరిగి రండి మనం ఏమి చూశాము ఇక్కడ ఉన్న చిత్రపటము లో బ్యాండ్ లు ఉన్నాయి చుడండి ఇది ఆకుపచ్చ రంగు గ్రీన్ బ్యాండ్ లేదా ఈ నిర్దిష్ట బ్యాండ్లోని ఫ్రీక్వెన్సీని పాస్ చేయడానికి అనుమతించబడదు మరియు అందుకే ఈ ఫిల్టర్ ని బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ అని కూడా పిలుస్తారు లేదా దీనిని అంటారు రిజెక్ట్ ఈ ప్రత్యేక బ్యాండ్ మనకు అవసరం లేకపోతే దానిని బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్లు అని కూడా పిలుస్తారు కాబట్టి మీరు ఈ ప్రత్యేకమైన చిత్రపటముని చూసినట్లయితే మనం చూడాలనుకుంటున్నది ఒక నిర్దిష్ట బ్యాండ్ ఫ్రీక్వెన్సీలు మనం అనుమతించదలిచిన మరియు మనము అనుమతించకూడదనుకునే కొన్ని ఫ్రీక్వెన్సీల బ్యాండ్ ఈ ప్రత్యేక పౌనఃపున్యం గ్రీన్ బ్యాండ్ మనము అనుమతించము కాబట్టి మీరు ఈ రకమైన ఫిల్టర్ ను ఎలా రూపొందించగలరు అన్నదే ప్రశ్న మళ్ళీ మీరు FL ను చూడాలి మీరు FH ని చూస్తున్నారు మరియు మీరు మీ వోల్టేజ్ లేదా వ్యాప్తికి వ్యతిరేకంగా ఫ్రీక్వెన్సీని చూస్తున్నారు Y అక్షం మీ వ్యాప్తి x అక్షం మీ పౌనఃపున్యం కాబట్టి దిగువ చిత్రపటము బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ యొక్క ఐడియల్ ఫ్రీక్వెన్సీ ప్రతి స్పందనను చూపుతుంది ఇది అనువైనది మీరు పదునైనదిగా చూడవచ్చు FL మధ్య మరియు FH ఈ ప్రత్యేక పౌనఃపున్యం మనకు అవసరం లేదు ఇటుక గోడ వంటి పదునైన డ్రాప్ పదునైన మార్పు ఇది అనువైనది వాస్తవానికి మీరు చూసినప్పుడు ఇలా ఉండదు కాబట్టి ఇది పదునైనది కాదు తగ్గుతోంది కాబట్టి ఇది మనము ఆదర్శంగా నిరోధించడానికి ప్రయత్నిస్తున్న బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ కాబట్టి లోపాస్ మరియు హైపాస్ ఫిల్టర్ ల కలయికతో బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ ఏర్పడుతుంది ఇప్పుడు బ్యాండ్ పాస్ ఫిల్టర్ లో లో పాస్ ఫిల్టర్కు కనెక్ట్ చేయబడిన హైపాస్ ఫిల్టర్ అవునా మీకు గుర్తుందా బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ లో మొదటి దశ లోపాస్ ఫిల్టర్ ఇది హైపాస్ ఫిల్టర్ కు అనుసంధానించబడి ఉంది అదే తేడా మీరు బ్యాండ్ పాస్ ఫిల్టర్ తీసుకుంటే హైపాస్ ఫిల్టర్ తో లోపాస్ క్యాస్కేడ్ అవుతుంది హైపాస్ ఫిల్టర్ ఇన్ పుట్ గా లోపాస్ ఫిల్టర్ అవుట్ పుట్ గా రెండింటినీ కనెక్ట్ చేయండి మీరు బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ గురించి మాట్లాడితే లోపాస్ ఫిల్టర్ ఇన్ పుట్ వద్ద ఉంటుంది మరియు హైపాస్ ఫిల్టర్ అవుట్ పుట్ వైపున ఉంటుంది అవునా అందుకే బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ ఏర్పడుతుంది లోపాస్ మరియు హైపాస్ ఫిల్టర్ల యొక్క సమాంతర క్యాస్కేడింగ్ కనెక్షన్ కలయిక తో స్టాప్ బ్యాండ్ ఏర్పడుతుంది అని చెప్పాము కాబట్టి దీని గురించి చింతించకండి మీరు అర్థం చేసుకోవలసిన మరో విషయం సమాంతర కనెక్షన్ ఇది సిరీస్ ఇది సమాంతరంగా ఉంది కాబట్టి హైపాస్ ను లోపాస్ గా మార్చడం ద్వారా మరియు లోపాస్ ను హైపాస్ గా బ్యాండ్ తిరస్కరించడానికి ఇది సరిపోదు మీరు సమాంతర కనెక్షన్ ను కూడా అర్థం చేసుకోవాలి సమాంతర కనెక్షన్ ఎలా చేయవచ్చో చూద్దాం అది ఒక నిర్దిష్ట బ్యాండ్ ఫ్రీక్వెన్సీలను ఆపివేస్తుంది ఒక నిర్దిష్ట బ్యాండ్ ఫ్రీక్వెన్సీలను ఆపడానికి ఇది ఉపయోగించబడుతుందని పేరు కూడా సూచిస్తుంది ఇప్పుడు ఇది తొలగిస్తుంది అవాంఛిత పౌనఃపున్యాలను కాబట్టి దీనిని బ్యాండ్ ఎలిమినేషన్ ఫిల్టర్ లేదా బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ లేదా నాచ్ ఫిల్టర్ అని కూడా పిలుస్తారు హైపాస్ మరియు తక్కువ పాస్ ఫిల్టర్ల మాదిరిగా కాకుండా బ్యాండ్ పాస్ మరియు బ్యాండ్ స్టాప్ ఫిల్టర్లకు రెండు కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలు ఉన్నాయని మనకు తెలుసు నేను లోపాస్ డ్రా చేస్తే లో పాస్ ఒక ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది హైపాస్ హై పాస్ లో కూడా FC ఉంది కరెక్ట్ బ్యాండ్ పాస్ రెండు పౌనఃపున్యాలు FL FH బ్యాండ్ రిజెక్ట్ పౌనఃపున్యాలు FL FH అవునా హైపాస్ మరియు లోపాస్ కాకుండా బ్యాండ్ పాస్ మరియు బ్యాండ్ స్టాప్ ఫిల్టర్లకు రెండు పౌనఃపున్యాలు ఉన్నాయని మీకు తెలుసు అని మేము చెబుతున్నాము అది FL మరియు FH సర్క్యూట్ లో ఉపయోగించిన కంపోనేంట్ల విలువను బట్టి ముందే నిర్ణయించిన నిర్దిష్ట శ్రేణిపౌనఃపున్యాల పైన మరియు క్రిందకు ఇది వెళుతుంది ఇది పైన వెళుతుంది మరియు ఇది క్రింద పాస్ అవుతుంది ఇది పైన పాస్ అవుతుంది ఇది ఒక నిర్దిష్ట బ్యాండ్ ఫ్రీక్వెన్సీల క్రింద పాస్ సర్క్యూట్లో సరైన భాగాలను ఉపయోగించడం ద్వారా మనము నిర్ణయించగలము మేము ఒక ఉదాహరణతో చూస్తాము కాబట్టి మేము సరిగ్గా ఏమి చర్చిస్తున్నామో మీకు మంచి ఆలోచన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో ఈ రెండు కట్ ఆఫ్ పౌనఃపున్యాల మధ్య ఏదైనా పౌనఃపున్యాలు అటెన్యూయేట్ చేయబడతాయి మనం పాస్ చేయాలనుకుంటున్న ఫ్రీక్వెన్సీలు సులభంగా పాస్ అవుతాయి FL మరియు FH మధ్య పౌనఃపున్యాలు అటెన్యూయేట్ చేయబడతాయి కాబట్టి దీనికి రెండు పాస్ బ్యాండ్లు ఉన్నాయి దీనికి రెండు పాస్ బ్యాండ్లు ఉన్నాయి పాస్ బ్యాండ్ ఒకటి పాస్ బ్యాండ్ రెండు మరియు ఒక స్టాప్ బ్యాండ్ 1 ఎస్ 1 పి 2 పి ఇక్కడ బ్యాండ్ పాస్ ఫిల్టర్ యొక్క ఐడియల్ లక్షణాలుచూపించబడ్డాయి కాబట్టి ఇది మీ బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ ఇప్పుడు బ్యాండ్ రిజెక్ట్ గురించి మరింత చూద్దాం బ్యాండ్ పాస్ ఫిల్టర్ చర్యలో ఒక ప్రాథమిక RC లోపాస్ ఫిల్టర్ ను RC హైపాస్ ఫిల్టర్ తో కలిపి ఒక సాధారణ ఫిల్టర్ ను రూపొందించి రెండు కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలకు ఇరువైపులా పౌనఃపున్యాల బ్యాండ్ ను చిత్రపటము మనము దానిని చూశాము లోపాస్ ఫిల్టర్ ఉందని హైపాస్ ఉందని మనము చూశాము రెండూ క్యాస్కేడ్లో అనుసంధానించబడి ఉన్నాయి మరియు మనము పౌనఃపున్యాలకు ఇరువైపులా కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ లు ఉన్నాయి మనము ఈ RC ఫిల్టర్లను లోపాస్ మరియు హైపాస్ మిళితం చేసి మరొక రకమైన ఫిల్టర్లను ఏర్పరుస్తాము ఇవి రెండు కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీల మధ్య ఇచ్చిన బ్యాండ్ ఫ్రీక్వెన్సీ లను నిరోధించగలవు లేదా తీవ్రంగా ఆకర్షించగలవు ఇది బ్యాండ్ రిజెక్ట్ లేదా బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ కాబట్టి మునుపటి సందర్భంలో మనము కొన్ని ఫ్రీక్వెన్సీల బ్యాండ్ ను దాతుతున్నాము తరువాతి సందర్భంలో మేము కొన్ని ఫ్రీక్వెన్సీలను అటెన్యూయేట్ చేశాము కాబట్టి అదే RC ఫిల్టర్లను కొన్ని విభిన్న కాన్ఫిగరేషన్లలో ఉపయోగించవచ్చు మనం బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ ను పొందవచ్చు లేదా మనం కోరుకోని ఫ్రీక్వెన్సీని అటెన్యూయేట్ చేయవచ్చు తరువాత "స్టాప్ బ్యాండ్" చాలా ఇరుకైనది లేదా చిన్న శ్రేణి పౌనఃపున్యాలను అటెన్యూయేట్ చేసి ఇతర పౌనఃపున్యాలన్నింటినీ అనుమతిస్తుంది దీనిని సాధారణంగా "బ్యాండ్ నాచ్ ఫిల్టర్" అని పిలుస్తారు కాబట్టి మీరు ఇలాంటి గ్రాఫ్ను చూసినప్పుడు ఇది ఫ్రీక్వెన్సీ ఈ పౌనఃపున్యం మాత్రమే అది అటెన్యూయేట్ చేస్తుంది మరియు అందుకే ఇది ఒక గీత వలె కనిపిస్తుంది అందుకే స్టాప్ బ్యాండ్ చాలా ఇరుకైనది అయితే ఈ ప్రత్యేక సందర్భంలో ఈ బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ను "బ్యాండ్ నాచ్ ఫిల్టర్" అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఫ్రీక్వెన్సీ ప్రతిస్పందన అధిక సెలెక్టివిటీతో లోతైన గీతను చూపుతుంది మేము ఇప్పటికే గ్రాఫ్ చూశాము ఫిగర్ 17 ఒక సాధారణ బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ ఫ్రీక్వెన్సీ స్పందన చూపబడింది కాబట్టి అది ఏమిటో చూద్దాం Gain Vout Vin మేము మైనస్ 3 dB పాస్ బ్యాండ్ పరిగణన లోకి తీసుకొంటున్నాము ఇది మీ పాస్ బ్యాండ్ మరియు ఇది మీ స్టాప్ బ్యాండ్ కాబట్టి ఇప్పుడు నేను ఈ బ్యాండ్ నాచ్ లేదా బ్యాండ్ రిజెక్ట్ లేదా బ్యాండ్ స్టాప్ యొక్క ఫ్రీక్వెన్సీ కోసం ఒక దశ ప్లాట్ ను ప్లాట్ చేస్తే ఫిల్టర్ మనకు ఇక్కడ చూపబడిన దశ ప్లాట్లు ఉన్నాయి దశ షిఫ్ట్ ఇలా ఉండాలి fc నుండి ప్రారంభించండి fC అప్పుడు మీరు ఒక దశ షిఫ్ట్ చూస్తారు కాబట్టి మనం తరువాతి విషయానికి వెళ్దాం కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నది లోపాస్ మరియు హైపాస్ ఫిల్టర్ లక్షణాలను ఉపయోగించి ఒకదానికొకటి వేరు చేయబడిన నాన్ ఇన్వర్టింగ్ వోల్టేజ్ యాంప్లిఫైయర్ లేదా నాన్ ఇన్వర్టెడ్ ఫాలోవర్ ఫిల్టర్ సర్క్యూట్ ద్వారా సులభంగా ఈ పరివర్తన చేసి అమలు చేయవచ్చు ఈ రెండు ఫిల్టర్ సర్క్యూట్స్ నుండి అవుట్ పుట్ సంగ్రహించి వోల్టేజ్ సమ్మర్ గా అనుసంధానించబడిన మూడవ ఆపరేషనల్ యాంప్లిఫయర్ ఇవ్వబడుతుంది ఇప్పుడు నేను ఎందుకు మీకు ఒక్కొక్కటిగా బోధిస్తున్నానో మీకు తెలుసా ఇప్పుడు వోల్టేజ్ ఫాలోవర్ వోల్టేజ్ సమ్మర్ గురించి మీకు ఇప్పటికే తెలుసు ఈ విషయాన్ని మళ్ళీ చూద్దాం ఒకే లోపాస్ హైపాస్ ఫిల్టర్ మరియు యూనిటీ గెయిన్ యాంప్లిఫైయర్ సర్క్యూట్ లను ఉపయోగించి సులభంగా ఫిల్టర్ లక్షణాలను పరివర్తన చేయవచ్చు తరువాత ఇది మీ బఫర్ లేదా వోల్టేజ్ ఫాలోవర్ లేదా యూనిటీ గెయిన్ యాంప్లిఫయర్ కాబట్టి మీ లోపాస్ ఫిల్టర్ యూనిటీ గెయిన్ యాంప్లిఫయర్ తో క్యాస్కేడ్ చేయబడింది హైపాస్ ఫిల్టర్ యూనిటీ గెయిన్ యాంప్లిఫైయర్ తో క్యాస్కేడ్ చేయబడింది మీ బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ ను మీరు ఎలా ప్రారంభిస్తారు ఆపై సిగ్నల్ Vin లోపాస్ ఫిల్టర్ కు అందించబడుతుంది ఇది హైపాస్ ఫిల్టర్ కు అందించబడుతుంది తరువాత వోల్టేజ్ ఫాలోవర్ మరియు ప్రతి యొక్క అవుట్ పుట్ సమ్మింగ్ యాంప్లిఫైయర్ కు ఇవ్వబడుతుంది ఇప్పటి కే మనకు ఆమ్ప్లిఫయర్లను సంక్షిప్తం చేసే సూత్రం తెలుసు కాబట్టి ఇది Vin ఉంటుంది ఇది V2 అవుతుంది మనకు ఇక్కడ R ఉంది కాబట్టి ఇది R ద్వారా మైనస్ 1 Rf V1 V2 V3 వోల్టేజ్లలోకి లేదా తిరిగి వెళ్లి సమ్మింగ్ యాంప్లిఫైయర్ యొక్క అవుట్ పుట్ వోల్టేజ్ సూత్రాన్ని చూడవచ్చు కాబట్టి మీరు దీన్ని చూసినప్పుడు మీరు ఆమోదించడానికి అనుమతించని బ్యాండ్ ను పొందుతారు మీరు ఫిగర్ 18 లో ఇక్కడ మరింత చూస్తారు బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ డిజైన్ వోల్టేజ్ గెయిన్ ప్రాథమిక ఫిల్టర్ సర్క్యూట్లోకి ప్రవేశపెట్టడానికి ఆపరేషన్ యాంప్లిఫైయర్ల వాడకం కూడా అనుమతిస్తుంది రెండు నాన్ ఇన్వర్టింగ్ వోల్టేజ్ ఫాలోవర్లను గెయిన్ తో ప్రాథమిక నాన్ ఇన్వర్టింగ్ వోల్టేజ్ గా సులభంగా మార్చవచ్చు Av 1 Rf Rin నేను ఈ యూనిటీ గెయిన్ యాంప్లిఫయర్ ను నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫయర్ గా మార్చినట్లయితే ఫిల్టర్ గెయిన్ ని నేను మార్చగలను రెండు నాన్ ఇన్వర్టింగ్ వోల్టేజ్ ఫాలోవర్లను ఇన్ పుట్ మరియు ఫీడ్బ్యాక్ రెసిస్టర్ల ద్వారా 1RfRin గెయిన్ తో ప్రాథమిక నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫయర్ గా సులభంగా మార్చవచ్చు అందువల్ల బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ దాని 3 డిబి కట్ పాయింట్లను 1 కిలోహెర్ట్జ్ మరియు 10 కిలోహెర్ట్జ్ మధ్యలో 10 డిబి మధ్య స్టాప్ బ్యాండ్ గెయిన్ కలిగి ఉండాలంటే ఈ అవసరాలతో మనం అతి లోపాస్ ఫిల్టర్ మరియు హైపాస్ ఫిల్టర్ లను సులభంగా డిజైన్ చేయవచ్చు మరియు వాటిని క్యాస్కేడ్ చేయండి వైడ్ బ్యాండ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ అవుతుంది కాబట్టి అర్థం చేసుకోవడం చాలా సులభం కాబట్టి ఇక్కడ మీరు నిజంగా చూస్తే మేము ఇక్కడ చూసే మొదటి ప్లాట్ బ్యాండ్ స్టాప్ స్పందన బ్యాండ్ స్టాప్ ప్రతిస్పందన fL మరియు fH మధ్య ఉంటుంది ఇది ఫ్రీక్వెన్సీ యొక్క ఈ ప్రత్యేక బ్యాండ్ ను అనుమతించదు కాబట్టి ఇవి 3 డిబి పాయింట్లు కాబట్టి మీరు బ్యాండ్ రెస్పాన్స్ ని చూడండి Vout Vin లేదా మీ గెయిన్ ఇది మీ పాస్ బ్యాండ్ ఇది మీ హైపాస్ స్పందన లోపాస్ స్పందన ఇది బ్యాండ్ స్టాప్ రెస్పాన్స్ కాబట్టి బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ ను ఎలా రూపొందించాలో ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి నేను తదుపరి స్లైడ్లోకి వెళితే పరిష్కరించడానికి మీకు ఒక ఉదాహరణ ఉంది నేను ఒక ఉదాహరణ ఇస్తున్నాను అందువల్ల మనము ప్రయోగాత్మక దృక్పథానికి వెళ్ళినప్పుడు మీరు గందరగోళం చెందరు మరియు మేము ఏమి చేస్తున్నామో మేము ఏమి వ్యవహరిస్తున్నామో మీకు ఇప్పటికే తెలుస్తుంది అందుకే మీకుఉదాహరణలుకూడా చెప్తున్నాను ఇప్పుడు బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ కోసం మనకు ఒక ఉదాహరణ ఉంది కాబట్టి ఉదాహరణ 200 హెర్ట్జ్ తక్కువ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మరియు 800 హెర్ట్జ్ అధిక కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ గల ఒక ప్రాథమిక RC వైడ్ బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ ను రూపొందించండి కాబట్టి ఇది fL మరియు ఇది fH అవుతుంది ఇప్పుడు సర్క్యూట్ యొక్క రేఖాగణిత కేంద్ర పౌనఃపున్యం 3డిబి బ్యాండ్ విడ్త్ మరియు Q ఫ్యాక్టర్ ని కనుగొనండి మనం మూడు విషయాలు కనుగొనవలసి ఉన్నది కాబట్టి మీరు పరిష్కారాన్ని కనుగొంటే ఎగువ మరియు దిగువ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ పాయింట్ల ను లోపాస్ మరియు హై పాస్ ఫిల్టర్లు రెండింటికీ అదే ఫార్ములాను ఉపయోగించి బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ లను కను గొనవచ్చు ఫ్రీక్వెన్సీని ఈ క్రింది ఫార్ములాను ఉపయోగించి కనుగొనవచ్చు f 1 2πRC ఇప్పుడు కెపాసిటర్ C విలువను రెండు ఫిల్టర్లలో C విలువ సమానం మేము 0 1 మైక్రో ఫారడ్ తీసుకున్నాము రెండు ఫ్రీక్వెన్సీ నిర్ణయించే రెసిస్టర్లు విలువలను RL మరియు RH క్రింది విధంగా లెక్కించవచ్చు మొదట మేము తక్కువ పాస్ ఫిల్టర్ విభాగాన్ని చూస్తాము f 1 2πRC అప్పుడు మనకు ఇక్కడ 200 హెర్ట్జ్ ఉంది కాబట్టి నేను 2πRL విలువని ప్రతిక్షేపిస్తే నాకు 2πRL విలువ తెలియదు కాబట్టి నేను RL ని C కి సమానం గా తీసు కొంటున్నాను నేను ఈ సూత్రాన్ని కలిగి ఉంటే fL విలువ 12RLC కి సమానం అప్పుడు RL అనేది RL 1 2πfLC పై ఒక దానికి సమానం నాకు FL తెలుసు నాకు C కూడా తెలుసు నాకు 2π అంటే ఏమిటో కూడా తెలుసు కాబట్టి 2π2000 110 6 ఎందుకంటే ఇది మైక్రో ఫారడ్ కాబట్టి నేను ఈ విషయాన్ని పరిష్కరిస్తే నాకు 8 కిలో ఓమ్ ల లోడ్ రెసిస్టర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నాకు RL విలువ తెలుసు ఇప్పుడు తదుపరి దశ ఏమిటి నేను RH ను కనుగొనాలి కాబట్టి RH కనుగొనడం కోసం మేము మళ్ళీ f 1 2πRC ఉన్న అదే ఫార్ములాను ఎంచుకుంటున్నాము కాబట్టి ఇక్కడ నేను R ని కొలవాలనుకుంటే RH 1 2πfHC ను ఇక్కడ నేను fH విలువ 800 హెర్ట్జ్ ను C విలువ 0 1 మైక్రో ఫారడ్ ని ప్రతిక్షేపిస్తే RH విలువ 2 కిలో ఓమ్ లకు సమానం అవుతుంది ఇప్పుడు నాకు RH మరియు RL విలువలు ఉన్నాయి నేను fCని కనుగొనాలి కాబట్టి సెంటర్ ఫ్రీక్వెన్సీ fC సూత్రం మనకు తెలుసు fC విలువ fL fH యొక్క వర్గమూలానికి సమానం గా ఉంటుంది fL మరియు fH విలువలు వరుసగా 200 హెర్ట్జ్ మరియు 800 హెర్ట్జ్ సెంటర్ ఫ్రీక్వెన్సీ 400 హెర్ట్జ్ బ్యాండ్ విడ్త్ ఎంత బ్యాండ్ విడ్త్ fH fL కి సమానం అనగా 800 200 600 హెర్ట్జ్ నా బ్యాండ్ విడ్త్ సరేనా Q ఫ్యాక్టర్ fC Bandwidth fC 400 హెర్ట్జ్ బ్యాండ్విడ్త్ 60 హెర్ట్జ్ నేను దానిని విభజిస్తాను అప్పుడు నేను 0 67 లేదా 3 5dB విలువను పొందుతాను కాబట్టి పాయింట్ ఏమిటంటే నేను ఈ బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ను డిజైన్ చేయాలనుకుంటే రెండు విషయాలు నేను తెలుసుకోవాలి ఒకటి fC ఫార్ములాసి రెండవది Q ఫ్యాక్టర్ కోసం ఫార్ములా కాబట్టి మీరు త్వరగా తిరిగి చూస్తే fL ఇవ్వబడుతుంది కాబట్టి మనం RL కనుగొనవచ్చు అప్పుడు మనకు fH ఉంది దాని నుండి మనం ఈ RHకనుగొనవచ్చు ను ఇప్పుడు మనకు Q ఫ్యాక్టర్ ఉంది కాబట్టి fC కనుగొనవచ్చు మనకు తెలిసిన W fC అంటే ఏమిటి బ్యాండ్ విడ్త్ అంటే ఏమిటి బ్యాండ్ విడ్త్ అంటే fH fL కాబట్టి మొత్తం మనకు విలువ 600 400 మీరు ప్రత్యామ్నాయం చేసినప్పుడు Q యొక్క విలువ 3 5dB కు సమానం కాబట్టి మీరు బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ కోసం ఇవ్వబడిన బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ సమస్యను ఈ విధముగా పరిష్కరించగలరు కాబట్టి మనము ఇక్కడ మరియు ఇప్పుడే ఎలా చేయవచ్చో ఈ క్రింది మాడ్యూల్ లో చూద్దాం బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ డిజైన్ సైద్ధాంతిక భాగాన్ని పూర్తి చేసాను చిన్న సైద్ధాంతిక భాగాన్ని ఆదర్శంగా లోతుగా అధ్యయనం చేయలేదు కాని మనం అర్థం చేసుకున్నది ఏమిటంటే ఈ బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ ఒక ఆపరేషన్ యాంప్లిఫయర్ ని ఉపయోగించి రూపొందించవచ్చు అని ఇది మీ సంక్షిప్త యాంప్లిఫయర్ మేము బఫర్ కలిగి ఉండవచ్చు లేదా బఫర్ కి బదులుగా మేము ఇంవర్టింగ్ యాంప్లిఫయర్ లేదా నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫయర్ ని ఉపయోగించవచ్చు మరియు మీరు లోపాస్ ఫిల్టర్ మరియు అప్పుడు హైపాస్ ఫిల్టర్ పద్ధతిలో సరి మీకు చూసిన సర్క్యూట్ లో మేము ఇన్ పుట్ ని వర్తింపజేసినప్పుడు తుది అవుట్ పుట్ మరియు అవుట్పుట్ సమ్మింగ్ యాంప్లిఫయర్ నాచ్ యాంప్లిఫికషన్ నాచ్ వోల్టేజ్ కుడివైపు ఉంటే తిరస్కరించబడిన ఫ్రీక్వెన్సీ బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ యొక్క అవుట్పుట్ కాబట్టి ఇప్పుడు మనము బ్యాండ్ విడ్త్ ని మార్చటం ద్వారా fL fH మరియు fH fL విలువలను గణించవచ్చు మీరు Q విలువ కనుగొనాలంటే fC ని బ్యాండ్ విడ్త్ తో భాగిమ్చటం ద్వారా కనుగొనగలరు మీరు fC ని కనుగొనాలి అంటే fC√fLfH ఉపయోగించి కనుగొనగలరు RL లేదా RH విలువలు కనుక్కోవాలి అంటే ఈ క్రింది సూత్రాన్ని ఉపయోగించుకోగలరు ఫ్రీక్వెన్సీ 12πRC RL విలువ తెలిస్తే fL1 2πRLC మనకు RL విలువ తెలిస్తే అవే సూత్రాలను ఉపయోగించి RH విలువ కనుక్కోవచ్చు నాకు ఈ విషయాలు తెలిస్తే నేను బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ ని సులభముగా డిజైన్ చేయగలను ఇప్పుడు తరువాతి మాడ్యూల్ లో దీన్ని బ్రెడ్ బోర్డు పై ఎలా అమలు చేయవచ్చో చూద్దాం మరియు మేము ఇన్ పుట్ వద్ద వివిధ సిగ్నల్ వర్తింప చేసినప్పుడు అవుట్ పుట్ ఎలా మారుతుందో చూద్దాం అప్పటి వరకు మీరు ఈ విషయాలు చదివి నేర్చుకోండి అర్థం చేసుకోండి మరియు వీడియోలను చూడండి ఈ వీడియో నేర్చుకోండి ఈ వీడియో చదవండి నేను ఈ వీడియో చదవమని చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటి నేను మీకు ఏదైనా ప్రశ్న అడిగితే మీరు అయోమయంలో ఉంటే తిరిగి అక్కడకు వెళ్లి మీరు ఈ వీడియోను చూడాలి మీరు చదవాలి మరియు అర్థం చేసుకోవాలి మూడు మీరు ఒకేసారి చేసే పనులు వాస్తవానికి మీరు సరిగ్గా వినాలి కాబట్టి మీరు చేయగలిగే బహుళ విషయాలు ఈ NPTEL వీడియోలను అర్థం చేసుకోవడం ద్వారా మీ ఉత్సుకత మీరు దాన్ని సర్క్యూట్లో పరీక్షించడం ద్వారా పరిష్కరించవచ్చు అందుకే సర్క్యూట్ ని చిత్రం లో ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను తద్వారా ఇది మీకు సహాయపడుతుంది కాబట్టి దానితో నేను మిమ్మల్ని తదుపరి తరగతిలో చూస్తాను అప్పటి వరకు మీరు జాగ్రత్తగా చూసుకోండి